మన మునుపటి అధ్యాయాలలో మనము ఆర్థిక నివేదికల గురించి చర్చించాము తరువాత అకౌంటింగ్ ఉద్భవం మరియు కార్పొరేట్ గవర్నెన్స్ వంటి వివిధ సంభావిత అంశాలను చర్చించాము ఈ రోజు మనం అకౌంటింగ్ యొక్క మొదటి దశకు తిరిగి వెళ్ళబోతున్నాము మీరు గుర్తు చేసుకుంటే అకౌంటింగ్ లో మూడు దశలు ఉంటాయని మనము ఇదివరకే చూశాము అవి లావాదేవీల నమోదు సంగ్రహణ మరియు ఆర్థిక నివేదికల తయారీ సాధారణంగా విద్యార్థులకు మొదట లావాదేవీల నమోదు గురించి బోధిస్తారు తరువాత ఆర్థిక నివేదికలకు వెళతారు మనము విలోమ మార్గాన్ని అనుసరించాము చివరి అంశం అయినటువంటి బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటో మనం మొదట అర్థం చేసుకున్నాము తరువాత P L అకౌంట్ తరువాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి చర్చించాము ఇప్పుడు లావాదేవీల నమోదు గురించి మనం అర్థం చేసుకోబోతున్నాము ఈ క్రమాన్ని మార్చడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఈ కోర్సు ప్రధానంగా ఇంజనీర్లు లేదా మేనేజ్మెంట్ వంటి అకౌంటింగ్ ప్రాథమిక నేపథ్యంగా చదవని విద్యార్థుల కోసం చేయబడింది కావున వారు నివేదికలను చదవడానికి మరియు విశ్లేషించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు మరియు వారు లావాదేవీల నమోదు పట్ల అంత ఆసక్తి కలిగి ఉండరు కాబట్టి బ్యాలెన్స్ షీట్ P L అకౌంట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాము ఇప్పుడు ప్రాథమిక లావాదేవీలు ఏమిటో మనము చర్చిస్తాము వాటిని ఉపయోగించి ఆర్థిక స్థితి యొక్క సారాంశం తయారుచేస్తాము మరియు ఆ సారాంశం నుండి P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ తయారుచేస్తాము వీటిని జర్నల్ ఎంట్రీలులో ప్రాథమిక P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేయబడుతుందో చూద్దాం తద్వారా తదుపరి ఉపన్యాసాలలో కార్పొరేట్ P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ తయారీ గురించి చర్చించవచ్చు మొదట ఆర్థిక లావాదేవీల నమోదుతో ప్రారంభిద్దాము మనము జర్నల్ గురించి చర్చించబోతున్నాము ఇవి ఖాతాల యొక్క ప్రధాన పుస్తకాలు ఇవి తుది ఖాతాలు కావు కానీ ఇక్కడ నుండి లావాదేవీల నమోదు అంశం మొదలవుతుంది ఇప్పుడు మొదటిది జర్నల్ అంటారు ఎంట్రీలు సాధారణంగా కాలక్రమానుసారం నమోదు చేయబడతాయి మునుపటి రోజుల్లో ఇవి చాలా ముఖ్యమైనవి మరియు ప్రజలు లావాదేవీల ను భౌతిక పుస్తకాలలో పొందుపరిచేవారు అప్పుడు ప్రజలు వాస్తవానికి జర్నల్ ఎంట్రీలను వ్రాసేవారు కానీ ఇప్పుడు చాలావరకు అకౌంటింగ్ కంప్యూటరీకరించబడింది కాబట్టి జర్నల్ ఎంట్రీలు సిస్టమ్లోనే జరుగుతాయి సిస్టమ్ లోనే లెడ్జర్లు సృష్టించబడతాయి మరియు కంప్యూటర్ సిస్టమ్లోనే తుది ఖాతాలు కూడా సృష్టించబడతాయి అయినా జర్నల్ ఎంట్రీల యొక్క ఖచ్చితత్వం వాస్తవానికి తగ్గలేదు పైగా పెరిగింది అని గుర్తుంచుకోండి జర్నల్ ఎంట్రీ లో తయారు చేయబడుతున్నాయి అది కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో జరుగుతోంది కానీ ఈ ఎంట్రీలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది ఒక సంప్రదాయ జర్నల్ వ్రాస్తాము కంప్యూటరీకరించిన వ్యవస్థలో కూడా ఇదే ఈ విధంగా ఎంట్రీ ఉంటుంది ఇక్కడ మనము కొన్ని సాధారణ లావాదేవీల జాబితాను మరియు ఆ లావాదేవీల కోసం ఎంట్రీలను చూద్దాము దీనివలన ఒక నిర్దిష్ట లావాదేవీని ఎలా నమోదు చేయాలో మీరు అర్థం చేసుకుంటారు వస్తువులు 5000 నగదుకు అమ్ముడైంది ఇప్పుడు మీరు ఈ రెండు సాధారణ ఎంట్రీలను తీసుకుంటే వాటికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ చేయడం ద్వారా అమ్మకాలు పెరుగుతాయి కాబట్టి ఈ లావాదేవీకి ఎంట్రీ క్యాష్ అకౌంట్ కు క్రెడిట్ మొత్తం 5000 ప్రతి ఎంట్రీకి మొత్తం డెబిట్ మరియు క్రెడిట్ సరిపోలడం అవసరం అప్పుడు మాత్రమే తుది బ్యాలెన్స్ షీట్ సరిపోలుతుంది మీకు ఇది అర్థమవుతుందా వాణిజ్యం లేదా అటువంటి రకమైన అకౌంటింగ్ నేపథ్యం లేనివారికి ఇది చాలా క్రొత్తది కావచ్చు అయితే భవిష్యత్తులో మనము చూడబోయే వివిధ ఎంట్రీలు లేదా వివిధ అకౌంటింగ్ లావాదేవీలకు దీనిని ఆధారంగా పరిగణించవచ్చు తదుపరి ఎంట్రీ బ్యాంకులో నగదు జమ చేయబడింది ఇక్కడ ఏమి జరుగుతుందో గమనించండి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది మరియు నగదు బ్యాలెన్స్ తగ్గుతోంది కాబట్టి మనము బ్యాంక్ అకౌంట్ డెబిట్ 3000 నుండి నగదు ఖాతా

ఇప్పుడు జర్నల్ గా పిలుస్తారు

మీరు లెడ్జర్ మనము ఇక్కడ డెబిట్ కోసం D r క్రెడిట్ కోసం C r అని రాస్తాము మరియు ఈ నిర్దిష్ట ఖాతా యొక్క శీర్షిక ABC అకౌంట్ అవుతుంది లెడ్జర్ కు రెండు వైపులు ఉంటుంది మరియు ప్రతి ఖాతాకు పుస్తకంలో ప్రత్యేక లెడ్జర్ ఖాతా తెరవడం అవసరం సాధారణంగా డెబిట్ మరియు క్రెడిట్ వైపు వ్రాయబడుతుంది ఇప్పుడు ఒక సాధారణ కేసు ఇవ్వబడింది తద్వారా మనము ఇచ్చిన లావాదేవీల కోసం లెడ్జర్ ఖాతాలను సిద్ధం చేద్దాము రామ్ అండ్ కంపెనీ కోసం లెడ్జర్ ఖాతాల ఇవ్వబడ్డాయి కొన్ని సాధారణ లావాదేవీలు కూడా ఇవ్వబడ్డాయి అది క్రెడిట్ పై వస్తువుల కొనుగోలు నగదు అమ్మకాలు క్రెడిట్ మీద అమ్మిన వస్తువులు మరియు ఖర్చుల కోసం చెల్లించిన నగదు ఇంకా డెటార్స్ కు నగదు చెల్లించుట ఇప్పుడు ఈ ప్రత్యేక కేసును ప్రింటవుట్ తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీ అందరికీ ఈ కేసు ఇవ్వబడినది కావున మీరు ఈ కేసును పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆపై పరిష్కారాన్ని తనిఖీ చేసుకోండి ఇప్పుడు రామ్ అండ్ కంపెనీ పుస్తకాలలో లెడ్జర్ ఈ విధంగా కనిపిస్తుంది మనము తయారుచేసిన మొదటి ఖాతా క్యాష్ అకౌంట్ వైపుకు వెళ్తుంది ఏప్రిల్ 15 న మళ్ళీ నగదు లావాదేవీల ఖర్చులకు గాను 250 రూపాయలు నగదు చెల్లింపు ఉంది కాబట్టి మీరు నగదు చెల్లించారు నగదు తగ్గుతుంది అది క్రెడిట్ కుచెల్లించిన మొత్తం 800 మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి మనము నగదుకు సంబంధించిన అన్ని లావాదేవీలను నమోదు చేసాము మరియు చివరి రోజు ఏప్రిల్ 30 న మనము బ్యాలెన్స్ ను లెక్కిస్తాము మీరు అర్థం చేసుకుంటున్నారా కాబట్టి మనము ఇక్కడ ఉన్న మొత్తాన్ని అంటే 5100 తీసుకుంటాము మరియు ఈ రెండు మొత్తాలను తీసివేస్తే మనకు 4050 బ్యాలెన్స్ లభిస్తుంది అంటే ఏప్రిల్ 30 న నెల చివరిలో మన చేతిలో ఉన్న నగదు 4050 మీరు అర్థం చేసుకుంటున్నారా కాబట్టి మీరు గ్రహించినది ఏమిటంటే మనము లావాదేవీలను వర్గీకరించి మరియు సంగ్రహించి క్యాష్ అకౌంట్ లో ఆ అంశాలు లేదా నగదుకు సంబంధించిన ఎంట్రీలు మాత్రమే వస్తాయి ఇది చాలా సాధారణ లోకజ్ఞానం కానీ మొదటిసారి దీన్ని చేస్తున్న వారి కోసం నేను దీన్ని పునరావృతం చేస్తున్నాను మీరు దీనిని అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఈ విధంగా ప్రతి ఆస్తి లేదా అప్పు కోసం ఒక ప్రత్యేక లెడ్జర్ ఖాతా కావున బ్యాలెన్స్ ఇక్కడకు వెళుతుంది తద్వారా వచ్చే నెలలో మే అంటే మే 1 నుండి వచ్చే రెండు బ్యాలెన్స్లను ఈ అకౌంట్ క్రిందకు తీసుకువస్తాము మే నెలలో ఖాతా ఇలా చేయవచ్చు ఒక నిర్దిష్ట నెల చివరిలో ఖాతాలు మూసివేయబడుతున్న అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అవుతుంది ఇప్పుడు అదేవిధంగా మనము పర్చేజ్ అకౌంట్ ఇది నెల మొత్తం అమ్మకాలు కావున మొత్తం బ్యాలెన్స్ 3650 మీరు అర్థం చేసుకుంటున్నారా తదుపరిది డెటార్స్ 1250 రూపాయలు మరియు నగదు 1200 అందుతుంది కావున బ్యాలెన్స్ 1250 కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్తే 1200 ప్రారంభ బ్యాలెన్స్ అని మీరు గ్రహిస్తారు ఏప్రిల్ 18 న 1200 నగదు స్వీకరించబడింది మరియు తాజా అమ్మకం మొత్తం 1250 మే 1 వ తేదీ వరకు ఇంకా స్వీకరించబడలేదు బహుశా అది 1 నెల క్రెడిట్ కాలం అయిఉండొచ్చు కాబట్టి గత నెల యొక్క బ్యాలెన్స్ వచ్చింది కానీ ఈ నెల యొక్క బాకీ వచ్చే నెలకు వెళుతుంది క్రెడిటార్స్ ఖాతాలు ఇది చాలా చిన్న సంస్థ మరియు చాలా తక్కువ లావాదేవీలు కానీ దీనివలన ఒక పెద్ద సంస్థకి నిర్దిష్ట ఖాతాను ఎలా తయారు చేయవచ్చనే దానిపై మీకు ఒక అవగాహన వస్తుంది తరువాత ఎక్స్పెన్సెస్ అకౌంట్గా పరిగణించబడుతుంది మీరు అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు సబ్సిడరీ బుక్స్ నగదు లావాదేవీలను మాత్రమే నమోదు చేస్తారు కావున ఒకే రకమైన లావాదేవీల కోసం ఒక జర్నల్ అంటారు అక్కడ నుండి లావాదేవీలు లెడ్జర్కు బదిలీ చేయబడతాయి పాత రోజుల్లో ఇదే సులభమైన విధానం భౌతిక పుస్తక నిర్వహణ అవసరం వేర్వేరు సమయాలకు గాను వేర్వేరు పుస్తకాలను నిర్వహించేవారు సేల్స్ డిపో నిర్వహించబడతాయి మరియు కొన్ని రకాల లావాదేవీలు చేసే నిర్దిష్ట అధికారం నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడుతుంది కాబట్టి సాధారణ సబ్సిడరీ బుక్స్ అనే పుస్తకం ఉంటాయి అన్ని సారూప్యమైన లావాదేవీలు సేల్స్ బుక్ వంటి ముఖ్యమైన పుస్తకాల యొక్క చాలా చిన్న సారాంశం మనము దాని వివరాలలోకి వెళ్ళడం లేదని నేను చెప్పాను కాని ఈ అంశంపై ఎక్కువ ఆసక్తి ఉన్నవారు అకౌంటింగ్ పుస్తకానికి వెళ్లి ఖాతాల పుస్తకాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ చర్చను కొనసాగిస్తాము మరియు చాలా సరళమైన కేసును తీసుకొని ట్రయల్ బ్యాలెన్స్ నుండి P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మొదట క్యాష్ సిస్టం అని పిలువబడే ఒక భావన గురించి మనము ఇప్పటికే చర్చించాము క్యాష్ సిస్టం గా నమోదు చేస్తాడు ఏదైనా అమ్మకాలు క్రెడిట్ అంటారు ఇంతకుముందు ప్రభుత్వ వ్యవస్థ ఎక్కువగా నగదు ప్రాతిపదికన ఉండేది ఇది ఒక ఉదాహరణ డిసెంబర్ జీతం జనవరి 5 న చెల్లించబడిందని అనుకుందాం అప్పుడు క్యాష్ సిస్టం అంటారు ఇప్పుడు సాధారణ క్యాష్ సిస్టం అంటారు ఈ వ్యవస్థలో ఒక నిర్దిష్ట లావాదేవీ జరగాల్సి వచ్చినప్పుడు అది నమోదు చేయబడుతుంది తరువాత దాని చెల్లింపు లేదా తిరిగి పొందడం నమోదు చేయబడుతుంది కాబట్టి అమ్మకం లేదా కొనుగోలు గురించి లేదా అది ఖర్చు చేయాల్సిన ఖర్చు గురించి ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఒక నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు లావాదేవీ జరుగుతుంది దీనిని అక్రూవల్ సిస్టమ్ అంటారు అకౌంటింగ్ యొక్క నగదు ప్రాతిపదిక చాలా లోపాలను కలిగి ఉంది అందుకే చాలా వ్యాపారాలు తమ అకౌంటింగ్ వ్యవస్థను మర్కంటైల్ సిస్టం వాడుకలో లేదు మీరు అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు ఒక చిన్న కేసు ను చూద్దాం ఇక్కడ మీరు ఒక చిన్న P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేయాలో అర్థం చేసుకోవచ్చు ఇది ఒక సంస్థకి కాదు ఒక నిర్దిష్ట ఆకృతి కూడా కాదు ఒక ట్రయల్ బ్యాలెన్స్లో వివిధ ఖాతాలు ఉన్నాయి మరియు అకౌంటింగ్ వ్యవధి ముగింపులో ప్రతి ఖాతాకు బ్యాలెన్స్లు లెక్కించబడతాయి ఆ బ్యాలెన్స్లను జాబితాగా చేస్తే దానిని ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తం తో సరిపోలాలి మొదట్లో చాలా విషయాలు మనకు సరైనవని అనిపించవచ్చు కానీ చివరగా డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తం సరిపోలాలి కానీ ఇది పూర్తి రుజువు పద్ధతి కాదు ఇంకా కొన్ని లోపాలు ఉండవచ్చు కానీ ఇది మనకు అనేక లోపాలను కనుగొనడంలో చాలా సహాయపడుతుంది ఇక్కడ ఇవ్వబడిన ఒక చిన్న ట్రయల్ బ్యాలెన్స్ ఉపయోగించి మీరు P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి ఇది సంస్థ ఆకృతి లో కాదు మీరు ఏదైనా ఆకృతిని ఉపయోగించవచ్చు కానీ P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ చేయడానికి ప్రయత్నించండి కాబట్టి మొదట ట్రయల్ బ్యాలెన్స్ యొక్క అంశాలను చదవండి ఒక నిర్దిష్ట అంశం P L అంశమా లేదా బ్యాలెన్స్ షీట్ అంశమా అని గుర్తించి ఆపై వాటిని P L అకౌంట్ లేదా బ్యాలెన్స్ షీట్ కు తీసుకెళ్లండి మీరు ప్రింట్ అవుట్ తీసుకున్నారని నేను భావిస్తున్నాను ఒకవేళ తీసుకోకపోతే మీరు ఇక్కడ వీడియోను కాసేపు ఆపి ప్రింట్ అవుట్ తీసుకుని ఆపై తదుపరి దశకు వెళ్ళండి కావున వాటిలో కొన్ని అంశాలను చర్చిస్తాము మొదట నగదు అంటారు కావున మనము సేల్స్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చి ఉంటే అది ఇక్కడకు వచ్చేది తరువాత అప్పుడు మిగతా అన్ని ఖర్చుల జాబితా ఉంది గ్రాస్ ప్రాఫిట్ 30300 లభిస్తుంది నేను చెప్పినట్లుగా ఇది ఏ సంస్థ కోసం కాదు కావున ఇది ఒక నిర్దిష్ట ఆకృతిలో లేదు కానీ సాధారణ P L అకౌంట్ ను ఎలా తయారు చేయాలో అర్థం చేసుకోవడానికి ఇది మీకు ఇవ్వబడింది తరువాత మనము బ్యాలెన్స్ షీట్ కు వెళ్తాము మీకు తెలిసిన బ్యాలెన్స్ షీట్ రెండు వైపుల ఆస్తులు క్రింద చూపబడింది బ్యాలెన్స్ షీట్ యొక్క తయారీలో చాలా ప్రారంభ బిందువును ఎలా చేయాలో ఇప్పుడు మీరు స్పష్టంగా తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఇది చాలా సరళమైన P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ రాబోయే ఉపన్యాసాలలో మనము సంస్థల వాస్తవ సమాచారాన్ని తీసుకుని వివిధ రకాల సంస్థల కోసం P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ తయారు చేయబోతున్నాము ట్రయల్ బ్యాలెన్స్ నుండి సాధారణ P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేయవచ్చో అర్థం చేసుకోవడానికి ఇది ప్రాథమికంగా మీకు ప్రారంభ బిందువు ఇది మీకు స్పష్టంగా ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి మనము ఇక్కడ ఆగుతాము ధన్యవాదాలు